కెమికల్ ఇంజనీరింగ్లో బేసిక్ ప్రిన్సిపుల్స్ మరియు క్యాలిక్యులేషన్స్ పై భారీ ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం ఈ రోజు మనం మాడ్యూల్ 10 ను ప్రారంభిస్తాము ఇది కంప్యూటేషనల్ టెక్నిక్స్ గురించి ఈ లెక్చర్ లో ఎక్స్పెరిమెంటల్ డేటా ఆధారంగా సింపుల్ ఈక్వెషన్ ని గ్రాఫికల్గా ఎలా సరిపోతుందో కనుగొనగల లీస్ట్ స్క్వేర్ పద్ధతి గురించి చర్చిస్తాము దాని కోసం మనం దాన్ని ఎలా సరిపోల్చాలో లేదా డిఫరెన్షియల్ ఈక్వెషన్ ని ఎలా తయారు చేయాలో లేదా కెమికల్ ప్రాసెస్ ఆధారంగా ఎనర్జీ బాలన్స్ ఈక్వెషన్ లేదా మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వెషన్ ని ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలి మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వెషన్ లేదా ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వెషన్ లినియర్ లేదా నాన్ లీనియర్ అని తెలుసుకోవడానికి మీరు ఆ ఈక్వెషన్ లను పరిష్కరించాలి ఆ ఈక్వెషన్ లను పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి సాధారణంగా మీరు ఆ ఈక్వెషన్లను నెంబర్ పరంగా లేదా విశ్లేషణాత్మకంగా పరిష్కరించవచ్చు ఇప్పుడు విశ్లేషణాత్మకంగా పరిష్కరించడానికి మీరు ఆ ఈక్వెషన్లను గుణించడం లేదా కోఎఫిషియెంట్స్ లను విభజించడం మరియు ఒక ఈక్వెషన్ నుండి కొన్ని కోఎఫిషియెంట్స్ లను తొలగించడం మరియు ఇతర ఈక్వెషన్ లతో పోల్చడం వంటివి చేయాలి వ్యవకలనం లేదా కూడిక తర్వాత మీరు కొన్ని వేరియబుల్స్ని తొలగించవచ్చు ఆ తర్వాత మీరు వాటిని పరిష్కరించడం ద్వారా మాత్రమే పొందవచ్చు ఒకవేళ అది ఒకే ఈక్వెషన్ వస్తున్నట్లయితే ఆ ఈక్వెషన్ల నుండి మీరు ఆ ఒకే వేరియబుల్ను పరిష్కరించవచ్చు పైపు ద్వారా ప్రవహించే ఏదైనా ఫ్లూయిడ్ వంటి ఆధారిత వేరియబుల్స్ను మీరు అంచనా వేయాల్సిన వివిధ కెమికల్ ఇంజనీరింగ్ కార్యకలాపాలు ఉన్నందున వేగం పైపు యొక్క వ్యాసం వంటి వేరియబుల్స్ ఆధారంగా ఫ్రిక్షనల్ ప్రెజర్ తగ్గుతుంది మీరు కూడా ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ చెప్పగలరు ఇప్పుడు మీరు ఈక్వెషన్ని ప్రతిపాదించడం ద్వారా ఆ వేరియబుల్స్ ఆధారంగా ప్రెజర్ డ్రాప్ చేంజ్ ను అంచనా వేయాలి ఇది లీనియర్ లేదా నాన్ లీనియర్ కావచ్చు అది ఫ్రిక్షనల్ ప్రెజర్ డ్రాప్ వంటి నిర్దిష్ట ఫలితాల ఎక్స్పెరిమెంటల్ డేటా పై ఆధారపడి ఉంటుంది మీరు ప్రాసెస్ ఎఫిషియెన్సీ లేదా ఈల్డ్ లేదా హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియెంట్ మాస్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియెంట్ వంటి ప్రాసెస్ యొక్క అవుట్పుట్ను అంచనా వేయాలనుకుంటున్నారని అనుకుందాం ఆ వేరియబుల్స్ డిపెండెంట్ వేరియబుల్స్ అంటారు ఎందుకు ఎందుకంటే ఈ వేరియబుల్స్ వివిధ ఆపరేటింగ్ వేరియబుల్స్పై ఆధారపడి ఉంటాయి ఇప్పుడు ఆ సందర్భంలో హీట్ ట్రాన్సఫర్ కోఎఫిసిఎంట్ రెనాల్డ్ నెంబర్ పై ఆధారపడి ఉంటుందని అనుకుందాం రేనాల్డ్ నెంబర్ తో డిస్పర్సిన్ కోఫీసియెంట్ ఎలా మారుతుంది ఇతర వేరియబుల్స్ కూడా ఎక్స్పెరిమెంటల్ డేటా నుండి అంచనా వేయవచ్చు ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ డేటా ఆధారంగా ఒక ఎంఫిరికల్ ఈక్వెషన్ లేదా ఏదైనా లినియర్ ఈక్వెషన్ చేయడానికి ఈక్వెషన్ యొక్క కోఎఫిషియెంట్ అంచనా వేయాలి దీని ఆధారంగా ఈ ఈక్వెషన్ ఎక్స్పెరిమెంటల్ డేటా ను అంచనా వేస్తుందని మీరు చెప్పవచ్చు పైప్ ద్వారా ప్రవహించే ఫ్లూయిడ్ వంటి ఇండిపెండెంట్ వేరియబుల్స్ యొక్క ఫంక్షన్గా డిపెండెంట్ వేరియబుల్స్ని మేము పరిగణించినట్లయితే వాటి ఫ్రిక్షనల్ ప్రెజర్ డ్రాప్ విస్కాసిటీ డెన్సిటీ సర్ఫేస్ టెన్షన్ పైపు డయా మీటర్ మరియు ఫ్లూయిడ్ యొక్క వేగం తో మారుతుంది వేగంపైపు వ్యాసం విస్కాసిటీ డెన్సిటీ సర్ఫేస్ టెన్షన్ ఇండిపెండెంట్ చరరాశులు వీటి ఆధారంగా ఫ్రిక్షనల్ ప్రెజర్ తగ్గుదల ఆధారపడి ఉంటుంది ఇండిపెండెంట్ చరరాశులను బట్టి ఫ్రిక్షనల్ ప్రెజర్ తగ్గడం లేదా ఏదైనా సాధారణ ఆధారిత వేరియబుల్స్ను ఎలా పరిష్కరించాలి మరియు ఒక ఈక్వెషన్ ని ఎలా అభివృద్ధి చేయవచ్చు ఇండిపెండెంట్ చరరాశుల ఆధారంగా డిపెండెంట్ వేరియబుల్స్ యొక్క ఎక్స్పెరిమెంటల్ డేటా తో ఆ ఈక్వెషన్ ఎలా అమర్చబడుతుంది ఇప్పుడు వాటిని తెలుసుకోవడానికి లేదా ఆ ఈక్వెషన్స్ ని చేయడానికి మీరు ఆ సమీకరణ కోఎఫిషియెంట్ ని లీస్ట్ స్క్వేర్ పద్ధతి ద్వారా లేదా నెంబర్ాపరంగా ఇతర కంప్యూటేషనల్ ప్రోగ్రామింగ్ పద్ధతుల ఆధారంగా పరిష్కరించాలి ఇప్పుడు మనం ఇక్కడ లీస్ట్ స్క్వేర్ పద్ధతిని పరిశీలిద్దాం దీని ద్వారా మీరు ఆ ఎక్స్పెరిమెంటల్ డేటా ను అంచనా వేయడానికి ఒక ఈక్వెషన్ ని అభివృద్ధి చేయవచ్చు ఇప్పుడు లీస్ట్ స్క్వేర్ పద్ధతి ఏమిటి కొన్నిసార్లు మనం ఏదైనా డిపెండెంట్ వేరియబుల్ యొక్క ప్రయోగాత్మక ఫలితాలను ఈక్వెషన్ ద్వారా వ్యక్తపరచాలి ఇప్పుడు మనం డిపెండెంట్ మరియు ఇండిపెండెంట్ వేరియబుల్స్ ద్వారా వ్యక్తీకరించబడిన ఒక ఈక్వెషన్ ని పరిశీలిద్దాం డిపెండెంట్ వేరియబుల్ను y మరియు ఇండిపెండెంట్ చరరాశులు x0 x1 గా పరిగణించండి ఈ డిపెండెంట్ మరియు ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆధారంగా మేము ఒక ఈక్వెషన్ ని ప్రతిపాదిస్తే ఇప్పుడు ఇక్కడ ఇది ఒక ఈక్వెషన్ ఇక్కడ x మాత్రమే ఒక వేరియబుల్ అయితే ఈ b0 మరియు b1 ఇక్కడ కోఎఫిషియెంట్స్ మీరు ఈ ఈక్వెషన్ ని ఎక్స్పెరిమెంటల్ డేటా తో సరిపోల్చితే ఈ కోఎఫిషియెంట్స్ లను అంచనా వేయవచ్చు కానీ మీరు ఈ ఈక్వెషన్ ఈ ఎక్స్పెరిమెంటల్ డేటా ను అమర్చినప్పుడు మీకు కొంత ఎర్రర్ ఉంటుంది ఎందుకంటే ఈ ఈక్వెషన్ మీకు 100 సరైన ఎక్స్పెరిమెంటల్ డేటా డేటాను ఇవ్వదు లేదా ప్రయోగాత్మక ఫలితాల నుండి ఎక్స్పెరిమెంటల్ డేటా ఆధారంగా ఊహించిన ఈక్వెషన్ లేదా ప్రతిపాదన ఈక్వెషన్ యొక్క సడన్ డీవియేషన్ ఉంటుందని మీరు చెప్పవచ్చు ఇప్పుడు b0 మరియు b1 కోఎఫిషియెంట్స్ లను ఎలా అంచనా వేయాలి మీరు తెలుసుకోవలసిన ఎక్స్పెరిమెంటల్ డేటా తో ఈ ఈక్వెషన్ యొక్క గుడ్నెస్ అఫ్ ఫీట్ ఏమిటి ఇప్పుడు ఈ విషయాలను ఈ ఉపన్యాసంలో తెలుసుకుందాం ఎప్సిలాన్ అనేది ఎక్స్పెరిమెంటల్ వేల్యూ మరియు ప్రతిపాదిత ఈక్వెషన్ మధ్య ఎర్రర్ అయితే ఈ ఎక్స్పెరిమెంటల్ వేల్యూ Y మరియు ఈ ఆధారిత వేరియబుల్స్ ఈ ఈక్వెషన్ ఆధారంగా పొందబడతాయి ఈ రెండు విలువల మధ్య ఎర్రర్ ఎప్సిలాన్ ద్వారా సూచించబడుతుంది వాస్తవానికి వీటి మధ్య ఒక పర్టిక్యూలర్ ఎర్రర్ ఉంటుంది ఇది డీవియేషన్ లేదా ఎప్సిలాన్ మీరు దానిని ఈ చిత్రంలో చూడవచ్చు ఇది మీ ఎక్స్పెరిమెంటల్ డేటా ఈ డాటెడ్ లైన్ ఈక్వెషన్ ద్వారా పొందగల డేటాను సూచిస్తుంది మీరు ఈ ఎక్స్పెరిమెంటల్ డేటా ను ఈ ఈక్వెషన్ ద్వారా పొందిన డేటాను ఇక్కడ పరిగణించినట్లయితే ఒక సర్టెన్ ఎర్రర్ ఉంటుంది కాబట్టి ఈ ఎర్రర్ ద్వారా సూచించబడుతుంది అదేవిధంగా ఇతర పాయింట్లలో కూడా ఎర్రర్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కూడా మరొక ఎర్రర్ ఉంటుంది ఇక్కడ కూడా మరొక ఎర్రర్ ఉంటుంది మీరు ఆ ప్రయోగం యొక్క ఇండివిజుఅల్ డేటాను మరియు ఆ ఈక్వెషన్ ద్వారా పొందిన ఇండివిజుఅల్ డేటాను పరిశీలిస్తే ఆ ఎర్రర్ లన్నీ ఒకేలా ఉండకపోవచ్చు కొన్ని చిన్న లేదా పెద్ద ఎర్రర్ లు ఉండవచ్చు అన్ని ఎర్రర్ లు కూడా యూనిఫామ్ గా ఉండకపోవచ్చు ఆ సందర్భంలో మీరు ఈ ఎర్రర్ ని ఆప్టిమైజ్ చేయాలి తద్వారా మీరు ఈ ప్రతిపాదిత ఈక్వెషన్ యొక్క తక్కువ శాతం డీవియేషన్ ని పొందవచ్చు కాబట్టి మీరు ఈ ఎర్రర్ ని ఆప్టిమైజ్ చేయాలి ఈ సందర్భంలో ఆ ఆప్టిమైజేషన్ ఆధారంగా మీరు ఈ ఎర్రర్ ని తగ్గించాలి ఇక్కడ కోఎఫిషియెంట్స్ లను అంచనా వేయడానికి ఉత్తమ మార్గం మీరు ఈ ఎర్రర్ ని మినిమైజ్ చేస్తే b0 మరియు b1 పొందవచ్చు ఇప్పుడు సమ్ అఫ్ స్క్వేర్ ఎర్రర్ లేదా ఈ y Y ల మధ్య అన్ని i ఎక్స్పెరిమెంటల్ డేటా ఎర్రర్ తగ్గించడం ద్వారా ఇక్కడ వ్రాయవచ్చు ఈ f ఫంక్షన్ను తగ్గించండి అది i2 కి సమానం మరియు ఇది ith కంపోనెంట్ అన్ని కంపోనెంట్ ల కోసం మీరు దానిని సమ్ చేయాలి కాబట్టి ఈ ఎర్రర్ ల యొక్క అన్ని స్క్వేర్ ల సమ్మషన్ తగ్గించగలిగితే ఎక్స్పెరిమెంటల్ డేటా నుండి ఈ b1 మరియు b0 యొక్క ఉత్తమ విలువను పొందవచ్చు ప్రతిపాదిత ఈక్వెషన్ తో ఈ ఎక్స్పెరిమెంటల్ డేటా కోసం మీరు తక్కువ శాతం ఎర్రర్ పొందవచ్చు కమినిమైజ్ చేయాల్సిన iగా ఉండనివ్వండి ఇప్పుడు ఇది Yi - yi ఇది yi అంటే ఏమిటి yi ఇక్కడ పరిగణించిన ఫంక్షన్ కోఎఫిషియెంట్స్ మరియు ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ x తో ఒక లినియర్ నమూనా ఈక్వెషన్ ని గా పరిగణించండి అది ఒక ఫంక్షన్ కాబట్టి ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ F కి సమానం అది i1nYi - yi2 ఇది ఈ ఫంక్షన్ ఇక్కడ ఈ సందర్భంలో రెండు తెలియని కోఎఫిషియెంట్స్ ఉన్నాయి ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ తెలియని కోఎఫిషియెంట్స్ ఉండవచ్చు తగ్గించాల్సిన ఎర్రర్ ఏమిటి ఇప్పుడు రెండు తెలియని కోఎఫిషియెంట్స్ b0 మరియు b1ఉన్నాయి Yj మరియు xj ల యొక్క సర్టెన్ జత ఎక్స్పెరిమెంటల్ వేల్యూ లు ఉంటాయి ఇక్కడ మీరు b0 మరియు b1 కి సంబంధించి ఈ F ని తగ్గించాలి ఇప్పుడు మనం కనీస ఎర్రర్ కోసం అవసరమైన షరతులను వర్తింపజేస్తే ఇక్కడ అది సున్నాకి సమానం ఎందుకంటే అవసరమైన పరిస్థితుల ప్రకారం ఈ భేదం సున్నాకి సమానంగా ఉంటుంది కాబట్టి మనం ఈ ఈక్వెషన్ ని ఇక్కడ వ్యక్తం చేయవచ్చు కోఎఫీషియంట్ b1 కి సంబంధించి ఎర్రర్ ఇలా వ్యక్తీకరించబడుతుంది ఇప్పుడు కనీస ఎర్రర్ కోసం ఇది సున్నా మరియు ఇది సున్నాకి సమానం ఇప్పుడు ఈ రెండు ఈక్వెషన్స్ ని పునర్వ్యవస్థీకరించడం ద్వారా ఇక్కడ b0 మరియు b1 అనే రెండు అపరిచితాలలో లినియర్ ఈక్వెషన్స్ సమితిని వ్రాయవచ్చు కాబట్టి మనం ఈ రెండు ఈక్వెషన్స్ నుండి ఇలా వ్రాయవచ్చు అదేవిధంగా ఈ ఈక్వెషన్ 2 నుండి ఇక్కడ ఈ ఈక్వెషన్ ఉండనివ్వండి ఈ ఈక్వెషన్ 1 మరియు 2 కాబట్టి ఈ రెండు ఈక్వెషన్స్ నుండి మీరు ఈ రెండు లినియర్ ఈక్వెషన్స్ ని వ్రాయవచ్చు ఈ రెండు ఈక్వెషన్స్ నుండి మనం b0 మరియు b1 లను కేవలం ఎలిమినేషన్ టెక్నిక్ లేదా ఇతర పద్ధతి ద్వారా పరిష్కరించవచ్చు లినియర్ ీకరణ లేదా పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆ ఈక్వెషన్స్ నుండి మనం ఈ విధంగా వ్రాయవచ్చు స్లైడ్లలో చూపిన రెండు లినియర్ ఈక్వెషన్స్ ఇక్కడ వున్నాయి ఇక్కడ రెండు అన్ నోన్ కాబట్టి మేము రెండు లినియర్ ఈక్వెషన్స్ ని పొందుతున్నాము కాబట్టి మనం ఈ ఈక్వెషన్ ని పరిష్కరించవచ్చు మరియు మనం b0 మరియు b1 ల పరిష్కారం పొందవచ్చు ఇప్పుడు ఈ b0 మరియు b1 కోఎఫిషియెంట్ ప్రాథమికంగా ఇంట్రసెప్ట్ మరియు వాలు మీరు ఆ ఈక్వెషన్ ని లినియర్ రేఖ ఈక్వెషన్ గా పరిగణించినట్లయితే ఆ సందర్భంలో b0 ఇంట్రసెప్ట్ మరియు b1 వాలుగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు లినియర్ ఈక్వెషన్స్ ని పరిష్కరించిన తర్వాత ఇక్కడ ఇండిపెండెంట్ మరియు ఆధారిత వేరియబుల్స్ పరంగా కోఎఫిషియెంట్స్ లను వ్యక్తీకరించవచ్చు కాబట్టి ఇక్కడ b0 ఈ ఈక్వెషన్ ఆధారంగా దీనికి సమానం ఇక్కడ p అనేది ఈ డేటా నెంబర్ మీరు p కి బదులుగా n వ్రాయవచ్చు కనుక ఇది డేటా నెంబర్ అవుతుంది కాబట్టి b0 ను ఈ ఈక్వెషన్ ద్వారా మరియు b1 ను ఈ ఈక్వెషన్ ద్వారా లెక్కించవచ్చు మోడల్ ఈక్వెషన్ దీనికి సమానంగా ఉంటుంది ఇప్పుడు ఈ b0 మరియు b1 ఈ ఈక్వెషన్ ఆధారంగా లెక్కించబడతాయి ఇది ప్రాథమికంగా ఆ వేరియబుల్స్ యొక్క ఎక్స్పెరిమెంటల్ డేటా యొక్క ఫంక్షన్ మీరు అంచనా వేయాల్సిన ఎర్రర్ జాబితా యొక్క ఎక్స్పెరిమెంటల్ డేటా తో ఈ ఈక్వెషన్ ని ఎలా పరిష్కరించాలి ఇప్పుడు ఈ ఈక్వెషన్ ని యాక్సెస్ చేయడానికి మీరు కొర్రెలేషన్ కోఎఫిసిఎంట్ అని పిలువబడే ఒక కోఎఫిషియెంట్ ని కనుగొనాలి ఈ కొర్రెలేషన్ కోఎఫిసిఎంట్ ముఖ్యమైనది ఎందుకంటే ఇది ఎక్స్పెరిమెంటల్ డేటా తో ఈక్వెషన్ యొక్క గుడ్నెస్ లేదా ఫిట్నెస్ యొక్క పరిధిని మీకు అందిస్తుంది ఇది R2 ద్వారా సూచించబడుతుంది కాబట్టి ఈ R2 ని కొర్రెలేషన్ కోఎఫిసిఎంట్ అంటారు ఇది ఈ ఈక్వెషన్ ద్వారా నిర్వచించబడింది ఇప్పుడు ఈ R2 విలువ 1 కి దగ్గరగా మరియు 1 కంటే ఎక్కువగా ఉండకపోతే ఈక్వెషన్ ఎక్స్పెరిమెంటల్ డేటా తో బాగా అమర్చబడి ఉంటుంది 90 కన్నా తక్కువ ఉంటే ఈ ఈక్వెషన్ ద్వారా ఇవ్వబడిన ఎక్స్పెరిమెంటల్ డేటా లో భారీ ఎర్రర్ ఉన్నట్లు మనం చూస్తాము కాబట్టి ఆ సందర్భంలో మీరు ఆ ఈక్వెషన్ కి సరిపోయే గుడ్నెస్ కనుగొనాలి మీ ఈక్వెషన్ ఆ R2 విలువను 1 కి దగ్గరగాఇవ్వకపోతే మీరు ఎక్స్పెరిమెంటల్ డేటా ను అంచనా వేయడానికి ఆ ఈక్వెషన్ ని ప్రతిపాదించలేరు ఇప్పుడు ఈ కొర్రెలేషన్ కోఎఫిసిఎంట్ ఎలా కనుగొనాలి ఇప్పుడు ఈ కొర్రెలేషన్ కోఎఫిసిఎంట్ కనుగొనడానికి మీరు వేరియబుల్స్ యొక్క సమ్ అఫ్ స్క్వేర్ ను తెలుసుకోవాలి ఇప్పుడు వేరియబుల్స్ యొక్క సమ్ అఫ్ స్క్వేర్ అంటే ఏమిటి మేము దాని కోసం ఈ స్లయిడ్లోని ఈక్వెషన్స్ ఇచ్చాము మీరు SSxx లెక్కించాలి X విలువలకు ఈ సమ్ అఫ్ స్క్వేర్ అంటే ఏమిటి అంటే ఇండిపెండెంట్ విలువలు అది ఏమిటి ఇది ప్రాథమికంగా ఇలా నిర్వచించబడింది Xi అంటే ఏమిటి xi ఇండిపెండెంట్ చరరాశులు లేదా x అనేది ఆ ఇండిపెండెంట్ చరరాశుల సగటు ఇండిపెండెంట్ చరరాశుల సగటును ఈ ఈక్వెషన్ ఆధారంగా లెక్కించవచ్చు మీరు ఇండిపెండెంట్ చరరాశులను సంక్షిప్తీకరించాలి మరియు దానిని డేటా నెంబర్ తో విభజించాలి మీరు ఈ xని ఇక్కడ పొందవచ్చు మీరు ఈ ఈక్వెషన్ ఆధారంగా SSyy ని లెక్కించవచ్చు ఇది ఇలా నిర్వచించబడింది Yi లు డిపెండెంట్ వేరియబుల్స్ అయితే y అనేది ఆ ఎక్స్పెరిమెంటల్ డేటా ఆధారంగా ఆ డిపెండెంట్ వేరియబుల్స్ యొక్క సగటు విలువ మరియు తర్వాత SSxy ప్రాథమికంగా ఇలా ఉంటుంది అప్పుడు మీరు మొత్తం డేటాను సంకలనం చేయాలి Xi ల మరియు Yi ల వాటి మీన్స్ నుండి వ్యత్యాసాల ఉత్పత్తి మరియు వాటిని సంకలనం చేయండి కాబట్టి దీనిని SSxy అంటారు దీనిని xy సమ్ అఫ్ స్క్వేర్ అంటారు మీరు SSxx SSyy మరియు SSxy విలువలను పొందినట్లయితే మీరు ఈ ఈక్వెషన్ లో ఆ విలువలను సబ్స్టిట్యూట్ చేస్తే మీరు ఈ R2 విలువను పొందవచ్చు ఇప్పుడు b0 కోఎఫిషియెంట్ మరియు b1 కోఎఫిషియెంట్ యొక్క సమ్ స్టాండర్డ్ ఎర్రర్ ఉంది స్టాండర్డ్ ఎర్రర్ లేదా b0 ఆ b0 ఆధారంగా మీరు ఈ సమ్ స్క్వేర్ మరియు డిపెండెంట్ వేరియబుల్స్ యొక్క సగటు విలువ మరియు ఎక్స్పెరిమెంటల్ డేటా నెంబర్ను కూడా పొందవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఇది ఇలా నిర్వచించబడింది కాబట్టి ఈ ఈక్వెషన్ నుండి b0 యొక్క స్టాండర్డ్ ఎర్రర్ ఏమిటో మీరు పొందవచ్చు మరియు అదేవిధంగా b1 యొక్క స్టాండర్డ్ ఎర్రర్ కూడా అయితే S అనేది ఇలా నిర్వచించబడింది ఇక్కడ n అనేది ఎక్స్పెరిమెంటల్ డేటా నెంబర్ ఈవిధంగా మీరు మీ ఎక్స్పెరిమెంటల్ డేటా ను అంచనావేయడానికి ఏదైనా ఈక్వెషన్ ని ప్రతిపాదించినట్లయితే మీ ప్రతిపాదిత ఈక్వెషన్తో ఆ ఎక్స్పెరిమెంటల్ డేటా ఎంతవరకు సరిపోతుందో తెలుసుకోవచ్చు ఇప్పుడు లీస్ట్ స్క్వేర్ మెథడ్ యొక్క ఈ సిద్ధాంతాన్ని స్పష్టం చేయడానికి ఒక ఉదాహరణ చేద్దాం కొన్ని ఎక్స్పెరిమెంటల్ వేల్యూ లను పరిశీలిద్దాం సాధారణంగా ఎక్స్పెరిమెంటల్ వేల్యూ లను x వంటి ఇండిపెండెంట్ చరరాశులుగా పరిగణించండి x విలువలు 1 2 3 4 మరియు 5 ఈ x విలువ y వంటి డిపెండెంట్ విలువపై ప్రభావం చూపుతుంది ఇది x1 కి 2 5 గా ఉంటుంది అదేవిధంగా x2 కి 3 5 మరియు ఇక్కడ 5 అవుతుంది ఇది x3 కి 5 గా ఉండనివ్వండి మరియు అది x4 కి 6 5 మరియు x5 కి 7 అవుతుంది ఇప్పుడు ఈ సందర్భంలో మీరు ఈ డేటాను సరిచేయాలి మరియు ఈక్వెషన్ ని ప్రతిపాదించాలి ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ డేటా ఆధారంగా మీరు b0 మరియు b1x విలువలను కనుగొనవలసి ఉంటుంది ఇప్పుడు మనం b0 మరియు b1 లెక్కించడానికి ఎక్వివలెంట్ ని ఉపయోగించాలి ఆ ఈక్వెషన్ ఏమిటి b0yixi2 xixiyinxi2 xi2 b1nxiyi yixinxi2 xi2 కాబట్టి ఈ విధంగా మీరు b0 లెక్కించవచ్చు ముందుగా మీరు yi xi2 మరియు xiyi లను కనుగొనాలి ఆ విలువలను తెలుసుకుందాం ఇక్కడ అది x గా ఉండనివ్వండి ఇక్కడ y గా ఉండనివ్వండి ఇక్కడ xy మరియు తరువాత x2 గా ఉండనివ్వండి మరియు ఆ తర్వాత మీరు సులభంగా లెక్కించవచ్చు x విలువ ఇక్కడ 1 ఇక్కడ 2 3 4 5 ఇవి x విలువలు మరియు y విలువలు ఇక్కడ 2 5 ఇక్కడ 3 5 మరియు 5 మరియు 6 6 మరియు 7 అప్పుడు xy 2 అప్పుడు 7 మరియు అది 3x515 అవుతుంది తరువాత 4x6 526 మరియు తరువాత 5x735 ఇక్కడ x2 విలువ ఏమిటి ఇక్కడ 1 ఇక్కడ 4 ఇక్కడ 9 మరియు ఇక్కడ 16 మరియు ఇక్కడ 25 ఇప్పుడు మనం x ని కనుగొనాలి ఇది 15 గా వస్తోంది మరియు y 24 5 గా వస్తుంది మరియు xy యొక్క సమ్మషన్ 85 5 వస్తోంది మరియు x2 సమ్మషన్ 55 గా వస్తుంది ఆ తర్వాత b0 మరియు b1 విలువలను లెక్కించండి b0 ఎలా ఉండాలి ఈ ఈక్వెషన్ లో విలువలను సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత b0 కి 1 3 మరియు b1 1 2 కి సమానం ఈ ఉదాహరణ నుండి మనం x మరియు y యొక్క ఈ ఎక్స్పెరిమెంటల్ డేటా నుండి మనం b0 మరియు b1 లను కనుగొనవచ్చు ఇప్పుడు తుది ఈక్వెషన్ y గా వస్తోంది అది 1 2x కి సమానం ఇది మీ ఎక్స్పెరిమెంటల్ డేటా ఆధారంగా మీ ప్రతిపాదిత ఈక్వెషన్ ఈ ఈక్వెషన్ ద్వారా మీరు x విలువ తెలిసిన తర్వాత y విలువను లెక్కించవచ్చు X విలువ 1 అని అనుకుందాం అప్పుడు y విలువ ఎంత ఉండాలి అది 1 గా ఉండనివ్వండి అది 1 21 3 కి సమానం అప్పుడు అది కేవలం 2 5 అంచనా వేసిన ఈ ఈక్వెషన్ ప్రకారం ఇది 2 5 గా వస్తోంది మీరు x 2 కి సమానమని భావిస్తే ఈ ఈక్వెషన్ ప్రకారం ఈ విలువ వస్తుంది ఇది 3 అయితే y విలువ 3 ఈ ఈక్వెషన్ నుండి ఇది 3 7 వస్తోంది ఒక నిర్దిష్ట డీవియేషన్ ఉంటుంది చాలా చిన్న డీవియేషన్ ఉంటుంది మొదటి పాయింట్ అయితే ఇది ఎక్స్పెరిమెంటల్ డేటా కు సమానంగా ఉంటుంది అదేవిధంగా x 3 కి సమానమైతే మీరు ఈ విలువను 4 9 గా పొందవచ్చు అయితే ఎక్స్పెరిమెంటల్ వేల్యూ 5 కాబట్టి చిన్న విచలనం కూడా ఉంది అదేవిధంగా x 4 కి సమానమని మీరు భావిస్తే ఎక్స్పెరిమెంటల్ వేల్యూ 6 5 అయితే ఈ ఈక్వెషన్ ద్వారా మీ అంచనా విలువ 6 అదేవిధంగా x 5 కి సమానమైతే మనం ఈ y విలువను 7 3 గా పొందుతున్నాము అయితే ప్రయోగం ప్రకారం దాని విలువ 7 కాబట్టి డీవియేషన్ ఉంది అంచనా వేసిన విలువతో పోలిస్తే ఈ ఎక్స్పెరిమెంటల్ వేల్యూ యొక్క ప్రతి విలువకు ఒక నిర్దిష్ట డీవియేషన్ ఉంటుందని మేము చెప్పగలం మొదటి పాయింట్ విషయంలో లోఎర్రర్ 0 మరియు రెండవ పాయింట్ ఎర్రర్ విషయంలో 0 మూడవ పాయింట్ 0 1 మరియు నాల్గవ పాయింట్ 0 3 మరియు చివరి పాయింట్ దాదాపు 0 ఎర్రర్ దాదాపు సున్నాగా వస్తున్నట్లు మీరు చూస్తారు మీరు సున్నా ఎర్రర్ పొందుతున్నారు మరియు ప్రతిపాదించిన ఈక్వెషన్ గణనీయమైన ఎర్రర్ ఒక ఈక్వెషన్ ని అంచనా వేయవచ్చు మరియు ప్రతిపాదించవచ్చు ఇక్కడ మేము ఎక్స్పెరిమెంటల్ డేటా నుండి కనుగొనబడే కొన్ని కోఎఫిషియెంట్స్ లను పరిశీలిస్తాము మీరు లీస్ట్ స్క్వేర్ మెథడ్ లో ఉపయోగించే ఎక్స్పెరిమెంటల్ డేటా ను ఎలా కనుగొనాలి గుడ్నెస్ యొక్క పరిధి ఏమిటి ఈ ఎక్స్పెరిమెంటల్ డేటా ఆధారంగా మీరు తెలుసుకోవలసిన R2 విలువ ఏమిటి ఇప్పుడు దాని కోసం మీరు చర్చ ప్రకారం సమ్ అఫ్ స్క్వేర్ లెక్కించాలి మీరు సమ్ స్క్వేర్లను పరిశీలిస్తే ఇక్కడ సమ్ స్క్వేర్ అంటే ఏమిటో చూద్దాం ముందుగా లెక్కించాల్సిన SSxx దేనికి సమానంగా ఉంటుంది ఇది ప్రాథమికంగా xi x విలువ ఎంత ఉండాలి కానీ దాని కోసం మీరు x తెలుసుకోవాలి ఇక్కడ xxin డేటా ప్రకారం ఇది 3 SSxxxi x210 SSyyyi y2 మీరు మొదట y ను లెక్కించాలి ఇది yin కనుక ఇది ఇక్కడ 4 9 గా వస్తోంది కాబట్టి దీనిని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ SSyy 14 7 గా వస్తుంది అప్పుడు మీరు R2 విలువను లెక్కించాలి కాబట్టి R2 కొర్రెలేషన్ కోఎఫిసిఎంట్ విలువ ఇది ప్రాథమికంగా SSxy2SSxxSSyyగా నిర్వచించబడింది xi xyi yఅనే ఈ నిర్వచనం ఆధారంగా SSxy పొందవచ్చు ఈ విలువను సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ విలువను 12 గా పొందవచ్చు ఇప్పుడు సబ్స్టిట్యూట్ తర్వాత SSxy విలువ 12 కాబట్టి 122SSxx SSyyఇది ప్రాథమికంగా 10 మరియు SSyy 14 7 కనుక ఇది 144147 ఇది 0 98 వస్తోంది ఇది 1 కి చాలా దగ్గరగా ఉంటుంది

ఈ ఈక్వెషన్ y1 2X ఎక్స్పెరిమెంటల్ డేటా తో బాగా సరిపోతుందని మనం చూడవచ్చు ఇది మీ చివరి ప్రతిపాదిత ఈక్వెషన్ ఈ విధంగా మనం R2 కొర్రెలేషన్ కోఎఫిసిఎంట్ అయిన ఫిట్ విలువ యొక్క గుడ్నెస్ పొందవచ్చు ఆ b0 విలువ ఆధారంగా స్టాండర్డ్ ఎర్రర్ ఏమిటి స్టాండర్డ్ ఎర్రర్ b0 కి సమానంగా ఉంటుంది ఇది s1nx2SSxx కనుక ఇది ఈ విలువ యొక్క సబ్స్టిట్యూట్ తర్వాత 0 332 వస్తోంది మరియు SEsSSxx ఇది 0 1 గా వస్తోంది ఇక్కడ SSSyy SSxy2SSxxn 2 కాబట్టి ఈ విలువ యొక్క సబ్స్టిట్యూట్ తర్వాత ఇది 0 316 వస్తోంది కాబట్టి మనం ఈ ఈక్వెషన్ ఆధారంగా ఈ కోఎఫిసిఎంట్ b0 మరియు b1 ఆధారంగా స్టాండర్డ్ ఎర్రర్ ని పొందవచ్చు Yb0b1X యొక్క ఈ ఫార్మాట్లో ఒక ఈక్వెషన్ ని పరిగణించండి మరియు ఎక్స్పెరిమెంటల్ వేల్యూ లు x మరియు y అయితే మీరు ఎక్స్పెరిమెంటల్ డేటా నుండి b0 మరియు b1 పొందడానికి Yb0b1x రూపంలో సులభంగా ఈక్వెషన్ ని ప్రతిపాదించవచ్చు ఇప్పుడు వివిధ రసాయన ఇంజనీరింగ్ కార్యకలాపాల కోసం మరొక ముఖ్యమైన అంశం మీరు వివిధ రకాల ఎక్స్పెరిమెంటల్ డేటా ను పొందవచ్చు మరియు ఎక్స్పెరిమెంటల్ డేటా విభిన్న ఆధారిత ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆధారంగా రావచ్చు ఇప్పుడు ఆ డిపెండెంట్ వేరియబుల్స్ ఫ్రిక్షనల్ ప్రెజర్ డ్రాప్ పరంగా లేదా ఇతర వేరియబుల్స్తో ఫ్రిక్షనల్ ప్రెజర్ డ్రాప్ యొక్క మిక్సర్ రూపంలో ఉండవచ్చు మొత్తంగా ఒక డిపెండెంట్ వేరియబుల్ ఇతర వేరియబుల్స్ కలయిక ఆధారంగా ఏర్పడుతుంది ఇండిపెండెంట్ వేరియబుల్స్ వివిధ రూపాల్లో ఉండవచ్చు మీరు కొన్నిసార్లు ఆ ఇండిపెండెంట్ మరియు ఆధారిత వేరియబుల్స్తో పరస్పర సంబంధం కలిగి ఉండాలి ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆధారంగా ఆధారపడిన వేరియబుల్స్ అంచనా వేయడానికి మీరు ఆ వేరియబుల్స్ని పునర్వ్యవస్థీకరించవచ్చు లేదా Yb0b1x ఈక్వెషన్ ఆధారంగా మీరు ఆ ఎక్స్పెరిమెంటల్ డేటా ను ప్రతిపాదించవచ్చు అది Y యొక్క లినియర్ రూపం కానీ కొన్నిసార్లు మీరు కొన్ని సాధారణ సూత్రాలు మరియు సాధారణ ఈక్వెషన్స్ బేసిక్ లాస్ ల నుండి వస్తున్నట్లు చూస్తారు అక్కడ కూడా కొన్ని లాస్ లు b0b1x ఫంక్షన్ యొక్క ఇతర రూపాల్లో ఉంటాయని మీరు చూస్తారు Yax2b వంటి ఫార్మాట్ ఉండవచ్చు కొన్ని ఇతర రూపాలు ఉండవచ్చు y2axb వంటి కొన్ని రూపాలు ఉండవచ్చు 1yax3b ఈ రకమైన రూపం sina y1xmx2n½ కొన్ని ఫారమ్లు వస్తాయని కొన్నిసార్లు మీరు చూస్తారు కొన్ని ఈక్వెషన్స్ పవర్ లా గా వస్తాయని మీరు చూస్తారు అదేవిధంగా yaxb కాబట్టి ఆ ఈక్వెషన్స్ నాన్ లీనియర్ రూపంలో ఉంటాయి కానీ ఒకే ఈక్వెషన్ నాన్ లీనియర్ రూపంలో ఉంటాయి కాబట్టి ఎక్స్పెరిమెంటల్ డేటా తో ఆ నాన్ లీనియర్ ఈక్వెషన్ ని సరిచేయడానికి మనం ఏమి చేయాలి మీరు మొదట ఈ నాన్ లీనియర్ ఈక్వెషన్ ని లినియర్ రూపంలోకి మార్చాలి ఆ తర్వాత ఆ ఈక్వెషన్ ఆధారంగా తెలియని కోఎఫీషియంట్లను తెలుసుకోవడానికి మీరు ఈ లీస్ట్ స్క్వేర్ మెథడ్ ని అనుసరించండి కాబట్టి మీరు ఆశించే వివిధ రకాల ఈక్వెషన్స్ ఏమిటో ఇక్కడ చూద్దాం ఇక్కడ Y aX2b లాగా ఈ రకమైన ఈక్వెషన్ ఉన్నట్లయితే మీరు a మరియు b విలువలు ఏమిటో తెలుసుకోవాలి ఇక్కడ x2 లేదా x ఇండిపెండెంట్ వేరియబుల్ మరియు y ఆధారిత చరరాశి కాబట్టి ఇది నాన్ లీనియర్ ఈక్వెషన్ మీరు ఈ నాన్ లీనియర్ ఈక్వెషన్ ని లినియర్ ఈక్వెషన్ గా పునర్వ్యవస్థీకరించాలి ఇది ఎలా చెయ్యాలి మీరు ఈ ఈక్వెషన్ YaXb ని పరిగణనలోకి తీసుకుంటే మీరు Yb1xb0 అని చెప్పవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఈ Y ని ఆధారపడిన కొత్త ఈక్వెషన్ గా పరిగణించాలి x2 x గా పరిగణించబడుతుంది కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మీరు ఈ YaXb ని పొందవచ్చు ఇప్పుడు Yb1xb0 యొక్క ఈ ఈక్వెషన్ ని సరిపోల్చండి లీస్ట్ స్క్వేర్ మెథడ్ ప్రకారం మీరు x1 మరియు y యొక్క ఎక్స్పెరిమెంటల్ డేటా ఆధారంగా b1 మరియు b0 లను సులభంగా కనుగొనవచ్చు అదేవిధంగా y2axb మీరు దీన్ని y aXb గా పునర్వ్యవస్థీకరించండి ఈ సందర్భంలో క్యాపిటల్ Yy2 కాబట్టి మళ్లీ మీరు ఈ ఈక్వెషన్తో సరిపోల్చాలి మరియు మేము చర్చించిన లీస్ట్ స్క్వేర్ మెథడ్ ని అనుసరించాలి అదేవిధంగా మీరు ఈ రకమైన ఈక్వెషన్ ని కలిగి ఉంటే లేదా మీ ఎక్స్పెరిమెంటల్ డేటా తో ఈ రకమైన ఈక్వెషన్ ని ప్రతిపాదించాలనుకుంటే ఈ ఈక్వెషన్ ని మీ ఎక్స్పెరిమెంటల్ డేటా తో సరిపోల్చండి ఇప్పుడు ఈ తెలియని వేరియబుల్స్ a మరియు b తెలుసుకోవడానికి మీరు ఏమి చేయాలి మీరుYaXbవంటిలినియర్ రూపాన్నితయారు చేయాలి ఈ సందర్భంలో మీరు 1yY లాగా ఇక్కడ పరిగణించాలి మరియు Xx3 లాగా ఉంటుంది అప్పుడు మీరు దానిని మీ ఎక్స్పెరిమెంటల్ డేటా తో సరిపోల్చండి మరియు ఈ లీస్ట్ స్క్వేర్ మెథడ్ ని అనుసరించండి అదేవిధంగా sinax2b లేదా ax2 b కాబట్టి ఈ సందర్భంలో మళ్లీ sin ఇక్కడ క్యాపిటల్ Y గా పరిగణించబడుతుంది మరియు Xx2 4గా పరిగణించబడుతుంది మరియు తరువాత అది YaXb గా వస్తుంది ఇది ప్రాథమికంగా ఆ ఈక్వెషన్ అదేవిధంగా y1xmx2n½ ఇది ప్రాథమికంగా మళ్లీ మీరు YaXb రూపంలో వ్రాయవచ్చు ఈ సందర్భంలో 2x2 Y గా ఉంటుంది అయితే x2 X లాగా ఉంటుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే డిపెండెంట్ మరియు ఇండిపెండెంట్ వేరియబుల్స్ కలిపి Y వలె డిపెండెంట్ వేరియబుల్ ఒకదాన్ని ఏర్పరుస్తాయి ఇక్కడ Y మరియు X రెండూ కలిపి ఒక డిపెండెంట్ వేరియబుల్ 2x2 గా ఏర్పడతాయి ఇది Y గా పరిగణించబడుతుంది అప్పుడు x2 X గా ఉంటుంది కాబట్టి మళ్లీ మీరు ఈ రకమైన ఫారమ్ని కలిగి ఉండి ఇక్కడ చర్చించినట్లుగా ఈ లీస్ట్ స్క్వేర్ మెథడ్ ని అనుసరిస్తే మీరు a మరియు b విలువను పొందవచ్చు

మీరు a మరియు b లను తెలుసుకున్న తర్వాత m ని a మరియు n ని b లాగా పరిగణించవచ్చు మీరు YaXb ఈక్వెషన్ కి సరిపడాలనుకుంటే ఇది పవర్ లా మోడల్ ఈ లినియర్ రూపం చేయడానికి మీరు ఏమి చేయాలి మీరు ఈ ఈక్వెషన్ కి రెండు వైపులా లాగరిథమ్ తీసుకోవాలి తర్వాత lny blnxln a ఇది కేవలం Y aXb అయితే Ylny మరియు Xlnx దీని ప్రకారం ఇక్కడ lnab ba కాబట్టి ఈ విధంగా మీరు లెక్కించవచ్చు లేదా ఇక్కడ bb1 మరియు lna b0 అని చెప్పవచ్చు కాబట్టి తదనుగుణంగా మీరు ఇక్కడ లెక్కించవచ్చు ఈ విధంగా మీరు yb1xb0 అనే ఈక్వెషన్తో నాన్ లీనియర్ని పోల్చి ఆపై b1 మరియు b0 విలువలను తెలుసుకోవడానికి లీస్ట్ స్క్వేర్ మెథడ్ యొక్క ఈక్వెషన్ ని వర్తింపజేయవచ్చు ఇప్పుడుఈనాన్లీనియర్ ఈక్వెషన్ ఆధారంగా ఇక్కడ ఒక ఉదాహరణను పరిశీలిద్దాం పైపు ద్వారా ఆయిల్ ప్రవహించడం వంటి ఆపరేషన్ ఉందని పరిగణించండి ఇప్పుడు ఫ్లో సమయంలో కొంత ఫ్రిక్షనల్ ప్రెజర్ తగ్గుతుంది మరియు ఆ ఫ్రిక్షనల్ ప్రెజర్ డ్రాప్ నుండి మీరు ఫ్రిక్షనల్ ఫాక్టర్ ఏమిటో ఫ్లూయిడ్ మెకానిక్స్ సూత్రాలలో భాగంగా లెక్కించాలి ఫ్రిక్షనల్ ప్రెజర్ తగ్గినప్పుడు మీరు ఫ్రిక్షనల్ ఫాక్టర్ ఏమిటో తెలుసుకోవాలి దాని ఆధారంగా మీరు ఫ్లో ఎంత విస్కాస్ గా ఉంటుందో మరియు అన్ని విషయాల గురించి చెప్పవచ్చు ఇప్పుడు ఈ ఫ్రిక్షనల్ ఫాక్టర్ రేనాల్డ్స్ నెంబర్ యొక్క ఫంక్షన్ ఈ కోర్సు ప్రారంభంలో మేము చర్చించిన రేనాల్డ్స్ నెంబర్ ఏమిటి రేనాల్డ్స్ నెంబర్ డైమెన్షన్లేస్ నెంబర్ దీనిని ρud గా నిర్వచించారు ρ అనేది ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ u అనేది ఫ్లో యొక్క వేగం మరియు d అనేది పైపు యొక్క డయా మీటర్ మరియు అనేది విస్కాసిటీ పైపు ఉన్నప్పుడల్లా మరియు పైపు ద్వారా ఫ్లూయిడ్ ఆయిల్ లేదా నీరులా ప్రవహిస్తుంది ఈ రెండు పాయింట్లు పాయింట్ 1 మరియు పాయింట్ 2 మధ్య కొంత ఫ్రిక్షనల్ ప్రెజర్ తగ్గుతుందని మీరు చూస్తారు ఈ ఫ్రిక్షనల్ ప్రెజర్ తగ్గుదల నుండి ఫ్రిక్షనల్ ఫాక్టర్ అని పిలువబడే ఫాక్టర్ ఉంటుంది ఈ ఫ్రిక్షనల్ ప్రెజర్ తగ్గుతుంది సిస్టమ్ యొక్క కైనెటిక్ ఎనర్జీ మరియు కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది ఈ ఫ్రిక్షనల్ ఫాక్టర్ వలన ఏర్పడుతుంది ఇది మీరు ఫ్రిక్షనల్ ఫాక్టర్ గుణించాల్సిన కైనెటిక్ ఎనర్జీకి సమానంగా ఉంటుంది ఈ ఫ్రిక్షనల్ ఫాక్టర్ మెకానిక్స్ కోర్సులో కవర్ చేయబడిన ఫ్రిక్షనల్ ప్రెజర్ డ్రాప్ మరియు ఫ్రిక్షనల్ ఫాక్టర్ మెరుగుదల గురించి ఎక్కువగా ఉంటుంది ఫ్లూయిడ్ ఫ్లో కార్యకలాపాల గురించి మేము ఇప్పటికే ఒక MOOC కోర్సును అభివృద్ధి చేసాము అక్కడ మీరు ఈ ఫ్రిక్షనల్ ఫాక్టర్ మరియు ఫ్రిక్షనల్ ప్రెజర్ తగ్గుదల గురించి మరింత తెలుసుకుంటారు మీరు ఇప్పటికే ఈ కోర్సును కలిగి ఉన్నారు మీరు యూ ట్యూబ్ నుండి ఆ ఉపన్యాసాలను కూడా పొందవచ్చు లేదా భవిష్యత్తులో మీరు ఈ కోర్సు కోసం నమోదు చేసుకోవచ్చు మీరు ఫ్రిక్షనల్ ప్రెజర్ తగ్గుదల మరియు ఫ్రిక్షనల్ ఫాక్టర్ గురించి మరింత తెలుసుకుంటారు ఇప్పుడు ఈ ఫ్రిక్షనల్ ప్రెజర్ తగ్గుదల లేదా ఫ్రిక్షనల్ ఫాక్టర్ మొదటి ఫ్రిక్షనల్ ఫాక్టర్ గా 2fu2Ld ప్రాథమికంగా నిర్వచించబడింది దీని నుండి మీరు f ఏమిటో లెక్కించవచ్చు ఇది ప్రాథమికంగా Pfd2u2L d అనేది పైపు యొక్క డయా మీటర్ ఇది d2u2L L ఈ దూరం మరియు వ్యాసం d మరియు ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ మరియు అనేది విస్కాసిటీ ఈ ఫ్రిక్షనల్ ఫాక్టర్ రేనాల్డ్స్ నెంబర్పై ఆధారపడి ఉంటుంది రేనాల్డ్స్ నెంబర్ విలువ 2300 కన్నా తక్కువ ఉంటే ఈ ఫ్లో లామినార్ గా ఉంటుందని మీరు చూస్తారు అధిక విస్కాస్ ఉంటుంది దీని కారణంగా ఫ్లో చాలా నెమ్మదిగా ఉంటుంది మరియు దీనిని లామినార్ ఫ్లో అంటారు రేనాల్డ్స్ నెంబర్ 4000 ల కంటే ఎక్కువగా ఉంటే దానిని టర్బులెంట్ ఫ్లో అంటారు

ఈ ఫ్రిక్షనల్ ఫాక్టర్ రేనాల్డ్స్ నెంబర్పై ఆధారపడి ఉంటుంది లామినార్ ఫ్లో కోసం ఫ్రిక్షనల్ ఫాక్టర్ 16Re అయితే తుర్బులంట్ ఫ్లో కోసం ఫ్రిక్షనల్ ఫాక్టర్ 0 079Re 0 25 ఇది మీ ఫ్రిక్షనల్ ఫాక్టర్ ఈ 0 079 మరియు 0 25 ఆ విలువలు నిజానికి తెలియని విలువలు అవి ఎక్స్పెరిమెంటల్ డేటా ఆధారంగా పొందబడతాయి ఇప్పుడు ఈ రకమైన సహసంబంధాన్ని పరిశీలిద్దాం faReb అని పరిశీలిద్దాం ఇప్పుడు ఈ సందర్భంలో ఈ ఫ్రిక్షనల్ ఫాక్టర్ రేనాల్డ్స్ నెంబర్ యొక్క ఫంక్షన్ మరియు ఇది ఈ ఈక్వెషన్ ద్వారా పరస్పర సంబంధం కలిగి ఉంటుంది ఇది నాన్ లీనియర్ ఈక్వెషన్ కనుక మీరు మీ ఎక్స్పెరిమెంటల్ డేటా నుండి a మరియు b లను కనుగొనవలసి ఉంటుంది ఇప్పుడు ఆ ప్రయోగం ఎలా చేయాలి ముందుగా మీరు ఈ ఫ్రిక్షనల్ ప్రెజర్ తగ్గింపును తెలుసుకోవడానికి ఈ ప్రయోగం చేయాలి మరియు ఆ ఫ్రిక్షనల్ ప్రెజర్ డ్రాప్ నుండి మీరు ఫ్రిక్షనల్ ఫాక్టర్ లెక్కించాలి మరియు తర్వాత రేనాల్డ్స్ నెంబర్ను లెక్కించాలి రేనాల్డ్స్ నెంబర్ ఆధారంగా ఈ ఫ్రిక్షనల్ ప్రెజర్ మారుతుందని మీరు చూస్తారు ఇప్పుడు ఆ విలువలను ఇక్కడ పరిశీలిద్దాం రేనాల్డ్స్ నెంబర్ 4000 కోసం ఈ ఫ్రిక్షనల్ ప్రెజర్ 0 01 ఇది ఈ రేనాల్డ్స్ నెంబర్ యొక్క ఫ్రిక్షనల్ ప్రెజర్ రేనాల్డ్స్ నెంబర్ 4496 కొరకు ఈ ఫ్రిక్షనల్ ఫాక్టర్ 0 01 కాగా 4999 కోసం ఈ ఫ్రిక్షనల్ ఫాక్టర్ 0 009 అయితే రేనాల్డ్స్ నంబర్ 5497 కి ఇది 0 009 ఆపై రేనాల్డ్స్ నంబర్ 5997 కి 0 009 అని మేము మూడు అంకెల వరకు పరిశీలిస్తున్నాము ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంటల్ డేటా ఆధారంగా మీరు ఈ ఈక్వెషన్ fReb ని స్థాపించాలి ఈ ప్రయోగం ఆధారంగా మీరు a మరియు b కోఎఫిసిఎంట్స్ లను కనుగొనవలసి ఉంటుంది మీరు లీస్ట్ స్క్వేర్ మెథడ్ ని అనుసరించాలి దీనిని ఇక్కడ చేద్దాం మీరు మొదట ఏమి చేయాలి ఈ ఈక్వెషన్ యొక్క రెండు వైపులా లాగరిథమ్ను lnf గా తీసుకోవడం ద్వారా మీరు ఈ ఈక్వెషన్ aReb ని లినియర్ రూపంలోకి మార్చాలి అది lnblnరేనాల్డ్స్ నెంబర్ కు సమానం ఈ సందర్భంలో మేము దీనిని lnfY గా పరిగణిస్తాము మరియు దీనిని lnRex గా పరిగణిస్తాము ఆపై b ని మనం b1 గా పరిగణిస్తాము lna b0 గా పరిగణించబడుతుంది మరియు ఇక్కడ ప్లస్ అవుతుంది కాబట్టి మేము Yb0b1x కలిగి ఉన్నాము ఇక్కడ ఈ y lnf కి సమానం మరియు x lnRe కి సమానం మరియు b b1 కి సమానం మరియు ln b0 కి సమానం ఇప్పుడు మనం ఈ లినియర్ ఈక్వెషన్ ని ఈ నాన్ లీనియర్ ఈక్వెషన్ నుండి పొందుతున్నాము ఇప్పుడు మీరు పరిష్కరించాలి లేదా b0 మరియు b1 తెలుసుకోవడానికి మీ ఎక్స్పెరిమెంటల్ డేటా తో ఈ ఈక్వెషన్ ని సరిచేయాలి అదే విధంగా మీరు అన్ని విలువలను లెక్కించాలి దాని ప్రకారం మీరు x విలువను లెక్కించాలి ఇది lnRe మీకు Re తెలుసు కాబట్టి lnRe ఎలా ఉండాలి y ఇది lnf మీకు f విలువ తెలుసు మరియు తదనుగుణంగా అది lnf గా వస్తుంది అప్పుడు అది ఏమిటి ఇక్కడ xy మరియు తరువాత x2 ఇలా మరియు a ఇక్కడ ఇలా చేయండి మరియు తదనుగుణంగా మీరు x x2 మరియు y y2 మరియు ఇక్కడ x xy yబార్ అని లెక్కించాలి ఈ xy పొందిన తర్వాత మీరు ఇక్కడ ఈక్వెషన్ నుండి b0 విలువను పొందవచ్చు b0yixi2 xixiyinxi2 xi2 కాబట్టి ఈ విలువలను సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అది 2 5436 గా వస్తోంది అదేవిధంగా b1 ఈక్వెషన్లో xy సమ్మషన్ యొక్క విభిన్న విలువలను సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 0 24938 గా వస్తోంది మీరు x బార్ను 8 5066 గా పొందవచ్చు ఆపై y బార్ 4 665 కి సమానం మరియు SSxx విలువ 0 10 గా పొందవచ్చు SSyy విలువను 0 006384 గా పొందవచ్చు ఆపై SSxy 0 02558 కి సమానం అప్పుడు S 0 001 అని లెక్కించండి మరియు చివరకు R2 యొక్క నిర్వచనంలో సమ్ అఫ్ స్క్వేర్ లను సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అది SSxy2SSxxSSyy గా వస్తుంది కనుక ఇది 0 999 గా వస్తుంది ఇది మీ కర్రీలేషన్ కోఎఫిషియెంట్స్ కాబట్టి ఈ కర్రీలేషన్ కోఎఫిషియెంట్స్ నుండి మీరు మీ ఎక్స్పెరిమెంటల్ డేటా తో ఈ ఈక్వెషన్ యొక్క ఫిట్నెస్ డిగ్రీని పొందవచ్చు ఇది 1 కి చాలా దగ్గరగా వస్తున్నందున ఈ ఈక్వెషన్ ఎక్స్పెరిమెంటల్ డేటా తో సరిగ్గా అమర్చబడి ఉంటుందని మనం చెప్పగలం కాబట్టి చివరకు మనం a మరియు b విలువల కోఎఫిషియెంట్స్ పొందవచ్చు మరియు అక్కడ చివరి ఈక్వెషన్ ఏమిటి ఈ సందర్భంలో మనం fa రేనాల్డ్స్b అని వ్రాయవచ్చు a యొక్క విలువ ఏమిటి a విలువ దేనికి సమానం ఇక్కడ a అనేది b0 యొక్క ఎక్సపోనెంట్ కి సమానం మేము 0 079రేనాల్డ్స్ నెంబర్b వ్రాయవచ్చు b ప్రాథమికంగా b1 ఇది 0 ఇది సరిగ్గా 0 25 కాబట్టి ఈ విధంగా మీరు ఈ ఈక్వెషన్ ని పొందవచ్చు మనం ఈ f0 079రేనాల్డ్స్ నెంబర్ 0 25 ఈక్వెషన్ ని అభివృద్ధి చేయవచ్చు ఈ ఈక్వెషన్ ని 1964 లో బ్లాసియస్ అభివృద్ధి చేశారు ఎక్స్పెరిమెంటల్ డేటా ఆధారంగా వారు ఈ ఈక్వెషన్ ని అభివృద్ధి చేశారు ఎక్స్పెరిమెంటల్ డేటా ఆధారంగా వారు ఈ ఈక్వెషన్ ని ఎలా అభివృద్ధి చేశారు మేము వర్ణించిన విధంగానే లీస్ట్ స్క్వేర్ మెథడ్ ని అనుసరించడం ద్వారా ఈ విధంగా మీరు ఎక్స్పెరిమెంటల్ డేటా మరియు yb0b1x వంటి లినియర్ ఈక్వెషన్ ని ప్రతిపాదించవచ్చు ఎక్స్పెరిమెంటల్ డేటా తో ఆ ఈక్వెషన్ ని అమర్చడం ద్వారా మీరు ఈ విధంగా తెలియని కోఎఫిసిఎంట్స్ b0 మరియు b1 పొందవచ్చు ఇప్పుడు ఇది లినియర్ ఈక్వెషన్తో ఎక్స్పెరిమెంటల్ డేటా ను సరిపోయే లినియర్ మైన మార్గం ఈ విషయాలు ఒకే ఈక్వెషన్ కోసం ఇప్పుడు ఒక నిర్దిష్ట కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో ఒకటి కంటే ఎక్కువ ఈక్వెషన్స్ ఉంటే మనం ఏమి చేయాలి మెటీరియల్ బ్యాలెన్స్ లాగా మీ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో అనేక యూనిట్లు ఉంటాయి ఇప్పుడు మీరు మెటీరియల్ బ్యాలెన్స్ చేస్తే మీరు వివిధ తెలియని వేరియబుల్స్తోరెండు కంటే కూడా ఎక్కువ ఈక్వెషన్స్ ని పొందవచ్చని మీరు చూస్తారు అక్కడ మీరు n లీనియర్ మరియు నాన్ లీనియర్ ఈక్వెషన్స్ ని పొందవచ్చు మీరు లినియర్ ఈక్వెషన్స్ సమితిని మాత్రమే పొందగల మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వెషన్ ని ముందుగా పరిశీలిద్దాం లినియర్ ఈక్వెషన్స్ సమితిని స్లైడ్లలో ఇచ్చిన ఈ ఈక్వెషన్ ద్వారా వ్యక్తీకరించవచ్చు a11 గుణకం x1 ఒక వేరియబుల్ x2 మరొక వేరియబుల్ మరియు n వేరియబుల్స్ ఉంటాయి ఇప్పుడు ఆ వేరియబుల్స్ అన్నీ డిస్టిలేషన్ ప్రాసెస్ వంటి పర్టికులర్ కెమికల్ ప్రాసెస్ లో ఉన్నాయి డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా మీరు ప్రొపైలిన్ మరియు బెంజీన్లను వేరు చేయాల్సి ఉంటుందని అనుకుందాం ఇప్పుడు ప్రొపైలిన్ మరియు బెంజీన్ అనే రెండు కంపోనెంట్స్ ఉన్నాయి మీరు దానిని వేడి చేయాలి ఆవిరి దశలో కొంత శాతం ప్రొపైలిన్ మరియు బెంజీన్ ఉంటుంది మరియు దిగువ దశలో కొంత శాతం బెంజీన్ మరియు ప్రొపైలీన్ ఉంటుంది కొంత మెటీరియల్ బ్యాలెన్స్ ఉంటుందని మీరు చూస్తారు ఫీడ్ మొత్తం డిస్టిలేషన్ కాలమ్లోకి వస్తోంది మరియు ఆ డిస్టిలేషన్ కాలమ్ యొక్క అవుట్పుట్ ఓవర్హెడ్ మరియు బాటమ్ ప్రోడక్ట్ గా వస్తుంది మీరు మొత్తం మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వెషన్ ని పొందవచ్చు మీరు ప్రొపైలీన్ మరియు బెంజీన్ యొక్క వ్యక్తిగత కంపోనెంట్స్ లను పరిగణనలోకి తీసుకుంటే మరియు ఆ పంపిణీ కాలమ్లో బెంజీన్ మరియు ప్రొపైలిన్ కోసం మెటీరియల్ బ్యాలెన్స్ చేస్తే మీరు రెండు ఈక్వెషన్స్ ని పొందవచ్చు కాబట్టి మీరు మూడు ఈక్వెషన్స్ ని పొందవచ్చు ఆ ఈక్వెషన్స్ లినియర్ ఈక్వెషన్స్ ఇక్కడ సాధారణ ఈక్వెషన్స్ు కానీ ఈ సందర్భంలో మీరు కొన్ని తెలియని వేరియబుల్స్తో మూడు ఈక్వెషన్స్ ని కలిగి ఉన్నారు మీరు వాటిని పరిష్కరించాలి ఇలాంటి సాధారణ ఉదాహరణ మాత్రమే కాదు మీరు కండెన్సర్ బాయిలర్ పంపులతో పాటు ఒకటి కంటే ఎక్కువ యూనిట్ డిస్టిలేషన్ కాలమ్లను పొందవచ్చు కొన్నిసార్లు అడసోర్బెర్ లేదా అబ్జార్బర్ వంటి సెపరేషన్ యూనిట్ కూడా కొన్నిసార్లు రియాక్టర్ రియాక్టివ్ డిస్టిలేషన్ కాలమ్ లాగా ఉపయోగించవచ్చు విడిగా రియాక్టర్ మరియు డిస్టిలేషన్ ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో ఒక నిర్దిష్ట మికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో ఒకటి కంటే ఎక్కువ యూనిట్లు పాల్గొన్నట్లు మీరు చూస్తారు దాని కోసం మీరు ఏమి చేయాలి మీరు అన్ని యూనిట్ల కోసం మెటీరియల్ బ్యాలెన్స్ చేయాలి మరియు ప్రతి యూనిట్లో ఆ కాంపోనెంట్స్ యొక్క మెటీరియల్స్ను బ్యాలెన్స్ చేయడం ద్వారా మీరు లీనియర్ ఈక్వేషన్ల సెట్ను పొందవచ్చు మీరు లినియర్ ఈక్వెషన్స్ సమితిని పొందుతారు ఇప్పుడు మీరు తెలియని కోఎఫీషియంట్ల కోసం ఆ లినియర్ ఈక్వెషన్స్ సమితిని పరిష్కరించాలి మేము ఈ ఫార్మాట్లో మెటీరియల్ బ్యాలెన్స్ యొక్క ఈక్వెషన్స్ ని వ్యక్తీకరిస్తే a11 నుండి amn వరకు తెలియని కోఎఫీషియంట్ల కోసం మీరు ఈ ఈక్వెషన్స్ ని పరిష్కరించవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో ఇవన్నీ లినియర్ ఈక్వెషన్స్ు ఇక్కడ n వేరియబుల్స్ ఉంటాయి డిస్టిలేషన్ వలె రెండు వేరియబుల్స్ ఇక్కడ ఉన్నాయి ఆ రెండు కంపోనెంట్స్ ఏమిటి ఇక్కడ ప్రొపైలిన్ మరియు బెంజీన్ మరియు రెండు తెలియని వేరియబుల్స్ బహుశా అవి ఫ్రాక్షన్స్ రెండు వేరియబుల్స్ కంటే ఎక్కువగా ఉండవచ్చు x1 x2 x3 వంటి n వేరియబుల్స్ ఉన్నాయి మెటీరియల్ బ్యాలెన్స్ తర్వాత బహుశా రెండు కంటే ఎక్కువ ఈక్వెషన్స్ ఉండవచ్చు మెటీరియల్ బ్యాలెన్స్ ద్వారా n ఈక్వెషన్స్ ని పరిగణించవచ్చు ఈ లినియర్ ఈక్వెషన్స్ సమితితో మెటీరియల్ బ్యాలెన్స్ తర్వాత మీరు ఆ లినియర్ ఈక్వెషన్స్ సమితిని వ్యక్తపరచవచ్చు కాంపాక్ట్ రూపంలో మీరు ఈ లినియర్ ఈక్వెషన్స్ సమితిని aXb ద్వారా వ్యక్తీకరించవచ్చు a అనేది amn వరకు a11 a12 ann యొక్క సమితిగా ఉంటుంది b కోఎఫిషియెంట్స్ ప్రొపైలిన్ లేదా బెంజీన్ లేదా కొన్ని ఇతర కంపోనెంట్స్ మొత్తం మెటీరియల్ బ్యాలెన్స్ ఇది నిర్వచించాల్సిన ఈ b1 b2 bm ఆధారంగా ఇన్లెట్ లేదా అవుట్లెట్లోని మొత్తం ఈ ఈక్వెషన్ నెంబర్ 1 ని సంతృప్తిపరిచే ప్రత్యేకమైన x ల సెట్ ఉంది దీని కోసం మీరు పరిష్కారం పొందవచ్చు ఈ కాన్సెప్ట్ కోసం ఒక ఉదాహరణ తీసుకుందాం

ఒక కెమికల్ ఇంజనీరింగ్ యూనిట్ తీసుకుందాం ఈ యూనిట్లో కొంత ఫీడ్ F100kg గా ప్రవేశిస్తుందని అనుకుందాం మరియు వాటి కంపొజిషన్ 50 ఇథనాల్ మరియు 40 నీరు మరియు 10 మిథనాల్ డిస్టిలేషన్ ప్రాసెస్ లేదా ఇతర విభజన ప్రాసెస్ ద్వారా ఈ భాగాలను వేరు చేసిన తర్వాత అది సాధారణ యూనిట్గా ఉండనివ్వండి ఇది సెపరేషన్ యూనిట్ ఈ సందర్భంలో కొంత మొత్తం ఓవర్హెడ్గా బయటకు వస్తుందని మనం చూస్తాము ఆ ఓవర్హెడ్ w ఇందులో ఇథనాల్ కంపొజిషన్ 5 0 ఉంటుంది మరియు ఇక్కడ నీరు 92 5 మరియు మిథనాల్ 2 5 గా ఉంటుంది వేరు యూనిట్ యొక్క బాటమ్ ప్రోడక్ట్ నుండి ఇది P మరియు కంపొజిషన్ 80 ఇథనాల్ మరియు 5 నీరు మరియు మిగిలిన 15 మిథనాల్గా వస్తాయి ఇప్పుడు ఈ సందర్భంలో మీరు తెలియని వేరియబుల్స్ కోసం లినియర్ ఈక్వెషన్స్ సమితిని ఇక్కడ వ్రాయాలి మరియు మెటీరియల్ బ్యాలెన్స్ ద్వారా ఆ ఈక్వెషన్స్ ని వ్యక్తపరచాలి మీరు ఆ మెటీరియల్ బ్యాలెన్స్ని ఇక్కడ చేస్తే మేము మొదట ఇథనాల్ను పరిగణనలోకి తీసుకుంటే మేము ఇథనాల్ బ్యాలెన్స్ రాయవచ్చు ఇక్కడ ఒకటి ఇన్పుట్ రెండు అవుట్పుట్లు ఉన్నాయి ప్రతిస్పందన లేనందున ఇక్కడ మనం ఇన్పుట్ అవుట్పుట్ అని వ్రాయవచ్చు కాబట్టి మేము ఇథనాల్ కోసం 0 80 ని ప్రోడక్ట్ గా వ్రాయవచ్చు ఇది అవుట్పుట్గా 0 అది కేవలం 50 కి సమానం అదేవిధంగా ఆ వాటర్ బాలన్స్ కోసం మనం చేస్తే అది 0 925 w వస్తుంది అది ప్రవేశించే నీటి మొత్తానికి సమానం అది 40 అవుతుంది మరియు అదేవిధంగా మిథనాల్ కోసం మనం 0 15p0 025w వ్రాయవచ్చు అది 10 కి సమానం ఇవి మెటీరియల్ బ్యాలెన్స్ ద్వారా లినియర్ ఈక్వెషన్స్ సమితి కాబట్టి మనం ఈ మెటీరియల్ బ్యాలెన్స్ను a b మ్యాట్రిక్స్ ఫార్మాటు లో వ్యక్తీకరించవచ్చు ఇక్కడ అది 0 8 0 15 మరియు 0 05 0 925 మరియు 0 025 మరియు ఇక్కడ 50 40 10 కి సమానంగా ఉంటుంది దీనిని మ్యాట్రిక్స్ ఫార్మాట్ అంటారు దీనిని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు ఈ విధంగా మీరు మెటీరియల్ బ్యాలెన్స్ లీనియర్ ఈక్వెషన్స్ సమితితో ఏదైనా కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ను సూచించవచ్చు మరియు ఆ తర్వాత మీరు ఇప్పటికే ఇచ్చిన కంప్యూటర్ లేదా ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ ద్వారా పరిష్కరించవచ్చు లేదా మీరు మాన్యువల్గా కూడా పరిష్కరించవచ్చు మ్యాట్రిక్స్ ఫార్మాట్లో లినియర్ ఈక్వెషన్స్ ని పరిష్కరించడానికి మీరు ఆ క్రామర్ నియమాన్ని ఉపయోగించవచ్చు అప్పుడు మీరు డిటర్మినెంట్స్ని కనుగొని ఆపై క్రామెర్స్ రూల్ ఆధారంగా సమాధానాలను కనుగొనాలి లినియర్ ఈక్వెషన్స్ రూపంలో నాన్ లీనియర్ ఈక్వెషన్స్ ని తెలుసుకోవడానికి వీటిని పరిష్కరించడానికి కంప్యూటర్ టెక్నిక్లను మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను అప్పుడు లీస్ట్ స్క్వేర్ మెథడ్ ద్వారా కోఎఫిషియెంట్స్ కనుగొనండి మరియు ఒక నిర్దిష్ట కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ యూనిట్ యొక్క మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వెషన్ ని లినియర్ ఈక్వెషన్స్ సమితిగా సూచించండి స్లైడ్లలో ఇవ్వబడిన ఈ పాఠ్యపుస్తకాలను మరింత చదవమని మరియు లీస్ట్ స్క్వేర్ మెథడ్ ని అర్థం చేసుకోవడానికి ప్రశ్నలను అభ్యసించాలని నేను సూచిస్తున్నాను అప్పుడు మీరు yకొన్ని విలువలు abx లేదా ymXc ఈక్వెషన్స్ ఫార్మాట్ కేవలం x మరియు y విలువలను కలిగి ఉండడం ద్వారా ప్రయత్నించవచ్చు ఆపై లీస్ట్ స్క్వేర్ మెథడ్ ఆధారంగా ఈక్వెషన్ ప్రకారం b0 మరియు b1 లను కనుగొనవచ్చు మీరు ఆసక్తి చూపినందుకు థాంక్స్ తదుపరి ఉపన్యాసంలో మేము కొన్ని నాన్ లీనియర్ సమీకరణ వ్యవస్థను మరియు ఇతర సూత్రాల ఆధారంగా ఆ నాన్ లీనియర్ ఈక్వెషన్స్ ని ఎలా పరిష్కరించాలో పరిశీలిస్తాము